ఇప్పుడు మనము పలుకుబడి ప్రభావం సంస్కృతి యొక్క ప్రభావం భావోద్వేగం పైన ఎలాంటి ప్రభావం ఉంటుందో చూద్దాము నేను ఫ్రిసెన్ మొదలు పెట్టిన ఒక ఆసక్తికరమైన ప్రయోగం గురించి చెబుతూ ఉపన్యాసం మొదలు పెడతాను ప్రయోగంలో పాల్గునే వారందరూ ఒత్తిడితో కూడుకున్న ఒక సినిమా చూడాలి సినిమా చూడడానికి రెండు షరతులు ఉన్నాయి ఒకటి మీరు ఈ సినిమా ని ఒక్కరే చూడాలి లేదా ప్రయోగం చేసే ఆయనతో చూడాలి చివరగా ఏమి కనుకున్నారంటే పాన్ సంస్కృతిక ముఖ సంజ్ఞలు ఆకస్మిక భావవ్యక్తీకరణలో గమనించడం జరిగింది సంస్కృతి నిర్దిష్ట భావోద్వేగం సామాజిక పరస్పర పరిస్థితి ప్రయోగంలో పాల్గొన్న వ్యక్తి ప్రయోగం చేసే వారితో కూర్చుని సినిమా చూసినప్పుడు అంటే ఒకే సంస్కృతికి చెందిన వారు మీతో ఉంటే మీ ముఖములో చాలా వరకు అదే సంస్కృతి నిర్దిష్ట భావోద్వేగాలు కనిపిస్తాయి మీరు ఒంటరిగా వున్నప్పుడు పాన్ సాంస్కృతిక భవోద్వేగాలు చూపిస్తారు ఇది చాలా ఆసక్తికరమైన వ్యత్యాసం ఇప్పటి వరకు మనము నేర్చుకున్నది నెమరువేసుకుంటే మనము సామజిక సదుపాయం అనే అంశం చెప్పుకున్నాము మీరు ఒక గుంపులో వున్నప్పుడు వేరుగా ఉంటారు అంటే మీరు మీ సంస్కృతి పంచుకునే వారితో ఉంటే అప్పుడు మీరు ఎక్కువ శాతంలో సంస్కృతి నిర్దిష్ట సంజ్ఞలను మీ ముఖము పైన చూపిస్తారు ఇది ఒక ఆసక్తికరమైన ప్రయోగం 'ఆనందం' అనే ముఖకవళిక వ్యక్తిగత సంస్కృతి తో పోలిస్తే సమిష్టి సంస్కృతితో భావ వ్యక్తీకరణ ప్రోత్సహించబడుతుంది వ్యక్తిగత సంస్కృతిలో వ్యక్తిగత భావాలు వ్యక్తపరచడానికి సౌకర్యవంతముగా ఉంటుంది సమిష్టి సంస్కృతిలో మీరు ఎక్కువగా సానుకూల భావోద్వేగములు మీ ముఖముమీద చూపించాలని డిమాండ్ చేస్తారు వ్యక్తిగత సంస్కృతి లో మీరు చాలా సులభముగా మీ దుఃఖమును వ్యక్తపరచడానికి సౌలభ్యం ఉంటుంది కానీ సమిష్టి సంస్కృతిలో ఎక్కువ శాతం మీ దుఃఖమును దాచుకోమని చెబుతుంది మీ బాధను దాచుకోవడానికి ఈ రెండిట్లో ఒక షరతు వుంది మీరు అది కనుక కొంత శాతం ఆనందంతో దాచగలిగితే అది బాగుంటుంది మీరు ప్రొద్దున్నే ఎవరినైనా పలకరించినప్పుడు మన భారతీయ సంస్కృతిలో మీరు ఎవరినైనా ఎలా ఉన్నారు అని పలకరించినప్పుడు మీకు ప్రామాణికంగా వచ్చే సమాధానం దివ్యంగా ఉన్నాము ఫైన్ అని చాలా కొద్ది మంది మంచిగా ఉన్నామని చెబుతారు మనలో చాలా మంది ఫైన్ అని చెబుతాము అంటే మంచి ఎక్కువ శాతంకి పెరిగింది అదే మనము వ్యక్తపరిచేది కానీ చాలా వ్యక్తిగత సంఘములలో మీరు గమనిస్తారు చాలా మంది మీరు ఎలా వున్నారు అని అడిగినప్పుడు సాధారణంగా వారు అంత చెడ్డగా లేను అని చెబుతారు అంత చెడ్డగా లేను అని భావవ్యక్తీకరణ ఈ సంస్కృతిలో చూడరు ఇది చాలా పెద్ద వ్యత్యాసం మీరు దానిని ఏమి చెబుతారంటే మీరు మీకు తెలియకుండా ప్రోత్సాహం సంపాదిస్తారు ఇది సామాజిక పలుకుబడి సాంస్కృతిక ప్రభావం చాల అధ్యయనాలు ఏమి నిరూపించాయంటే ప్రతికూల భావోద్వేగాలు బాహ్యంగా సమిష్టి సంస్కృతిలో చాలా తక్కువ శాతంలో వ్యక్తమవుతాయి కానీ వ్యక్తిగత సమాజం లో చూస్తే నేను మట్సు మోటో చెప్పినది యధాతధంగా చెబుతాను మట్సు మోటో ఏమి చెప్పారంటే వ్యక్తిగత సమాజాలు ఈ భావోద్వేగములు కమ్యూనికేట్ చేయడానికి మంజూరు చేస్తాయి ఎందుకంటే అవి వ్యక్తిగత స్వాతంత్రం మరియు ప్రతీకూల భావోద్వేగములు గ్రహిస్తారు ఇప్పుడు సమిష్టి సంఘంలో మనుష్యులు ప్రతికూల భావోద్వేగాలు సమూహ ప్రమాణాలు మద్దత్తు విడిచిపెడతారు అందరూ నేను మంచిగా ఉన్నాను అని నేను బాగున్నాను నేను ఫైన్ అని చెబుతారు మరియు మీకు ఎక్కడికో కొంచం ఆ రకమైన ప్రామాణిక గ్రూప్ తో దగ్గరగా ఉండాలని భావిస్తారు అందుకే మిమ్మలిని ప్రొద్దున్నే ఎవరైనా శుభోదయం మీరు ఎలా వున్నారు అని పలకరించినప్పుడు మీరు మంచిగా ఉన్నాను లేదా ఫైన్ అని అంటారు మనము ఇప్పుడు సంక్షిప్తంగా సైకాలజీకి పరిచయం అనే కోర్స్ చేస్తున్నాము కాబట్టి మనము సాంస్కృతిక భావోద్వేగాల గురించి ఎక్కువ వివరాలలోకి వెళ్లట్లేదు కానీ నేను దాని గురించి చెప్పడంకోసం వివరాలలోకి వెళ్లడం లేదు కానీ ఒక సిద్ధాంతం ఉంది అది న్యూరో సాంస్కృతిక భావోద్వేగాల సిద్ధాంతం ప్రధానంగా ముఖ కవళికలు భావోద్వేగాలను వివరిస్తుంది ఈ యంత్రాంగం ముఖ పక్క భాగములో కనిపించే భావోద్వేగాలతో వ్యక్తీకరణ తో పాలించబడింది మరియు ప్రదర్శన నియమాలు ఉంటాయి మీరు సంస్కృతి నుండి ఏమి నేర్చుకుంటారు అంటే మన ముఖమునకు రెండు వైపులు ఉంటాయి కుడి మరియు ఎడమ వైపు నాడీన్యూరల్ పరంగా అక్కడ రెండు యంత్రంగాలు ఉన్నాయి ఒకటి కాంట్రా లేటరల్ మెకానిజంమీకు గుర్తుందా సెన్సేషన్ గురించి చర్చించిన సందర్భంలో మనము మాట్లాడుకున్నాము దృశ్య ప్రక్రియను చేసినప్పుడు ఆప్టిక్ చైర్లో దగ్గర నాడీ ఫైబర్స్ క్రిస్ క్రాస్ గా ఉంటాయి ఎడమ కన్ను నుండి కుడి కన్ను కుడి పార్శ్వ జన్యువు కేంద్రకం మరియు ఆ తరువాత కుడి వైపు మెదడుకు అంటే కాంట్రా లేటరల్ ప్రక్రియ అంటే ఎడమ వైపు సమాచారం మెదడు యొక్క కుడి అర్ధగోళం వైపు వెళ్తుంది కుడి వైపు నుండి సమాచారం మెదడు ఎడమ అర్ధగోళం వైపు వెళ్తుంది అది కాంట్రా లేటరల్ మరొక రకమైన ఆవిష్కరణ దానిని ఇప్సి లేటరల్ అని అంటారు ఇప్సి లేటరల్ అంటే ముఖము కుడి వైపు సమాచారం కుడి అర్ధగోళంలోనికి వెళుతుంది ఇది ఒకే వైపుకు వెళుతుంది అందుకే దీనిని ఇప్సి లేటరల్ అని అంటాము మనకు కాంట్రా లేటరల్ మరియు ఇప్సి లేటరల్ న్యూరల్ కలెక్షన్లు ఉన్నంతవరకు మన ముఖకవళికలను నియంత్రిస్తాయి బహిరంగ ప్రదర్శన నియమాలు సాంస్కృతిక నిర్దిష్ట మరియు మనము ఏమి నేర్చుకుంటామంటే న్యూరో సాంస్కృతిక సిద్ధాంతం ఏమి చెబుతుంది అంటే నాడీ ప్రోగ్రాం మీ భావవ్యక్తీకరణను ప్రభావితం చేస్తాయి కానీ అందులో సాంస్కృతిక ప్రవర్తన నిమయములు మనము పాటించే కనపడే నిమయములు ఉన్నాయి ఇంకొక ఆసక్తికరమైన అధ్యయనం ఏమి సూచిస్తుందంటే మీరు భావోద్వేగాలను మీ జాతిపరంగా చూస్తే మనము మాట్లాడుకున్న ఆరు ప్రాధమిక భావోద్వేగములు చాలా సులభముగా మనకు అర్ధం అవుతాయి అంటే నేను ఇప్పుడు ఒక గ్రూప్లో ఉన్నాను నా గ్రూప్ లో ఉండే వాళ్ళ భావోద్వేగములు చూస్తే నేను వాటిని చాలా సులభంగా అర్ధం చేసుకోగలుగుతాను కానీ నేను నాకు తెలియని నేపధ్యం నుండి వేరొక సాంస్కృతిక నేపధ్యం నుండి వస్తే అప్పుడు నేను తప్పు చేయచ్చు ఇప్పుడు పర్యావరణ సాంస్కృతిక ఫ్రేమ్ బెర్రీ మరియు అతని సహోద్యోగులు దీని గురించి ఏమి మాట్లాడారంటే మూడు రకముల పూర్వీకులు భావోద్వేగములను ప్రభావితం చేస్తాయి పర్యావరణ సూచికలు సామాజిక రాజకీయ సూచికలు మరియు సమగ్ర మానసిక లక్షణాలు ఇప్పుడు మీరు చూడండి మీకు పర్యావరణ భాగాలు ఉనికి లోనికి వస్తాయి మీకు సామాజిక రాజకీయ భాగాలు ఉనికి లోకి వస్తాయి వీటితో మానసిక లక్షణాలు కూడా ఉన్నాయి అంటే మనము రోజూ వారి జీవితములో చూపించే భావోద్వేగ వ్యక్తీకరణలు శుద్ధమైన మానసిక దృగ్విషయం ఇది భావ వ్యక్తీకరణ యొక్క పర్యావరణ అనుకూలత కూడా పరిగణలోనికి తీసుకుంటుంది సామాజిక ప్రవర్తన ప్రదర్శన నియమాలు కూడా పరిగణలోనికి తీసుకుంటుంది ఇవన్నీ కలిస్తే మాట్సు మోటో అయన సిద్ధాంతాన్ని భావోద్వేగం నుండి అవగాహనకు పెంచారు అయన ఏమి చెబుతారంటే అన్ని సంస్కృతులలో ప్రజలు భావోద్వేగములను అవగాహన చేసుకుని అదే విధంగా అయితే వారు దీనిని సాంస్కృతిక నిర్దిష్ట నిబంధనలను గా గుర్తించారు సరే ఎందుకంటే భావోద్వేగం యొక్క అవగాహన సంస్కృతికి భిన్నంగా ఉండదు కానీ గుర్తుంచే విషయానికి వస్తే నేను ఇది గుర్తించాలి లేదా నేను దీనిని నివారించాలి అంటే టెక్నాలజీ కూడా సంస్కృతి నిర్దిష్టంగా చెప్పుకోవచ్చు సంస్కృతి నియమాలు మీరు ఇది వ్యక్త పరచాలి లేదా అనేది నిర్ణయిస్తుంది ఉదాహరణకి అధ్యయనాలు ఏమి రుజువు చేశాయంటే జపనీస్ వారి ప్రతికూల భావోద్వేగాలను నవ్వుతో కప్పుకుంటారు వారు ముఖము పైన తటస్థ భావోద్వేగములను మరియు ఒక వేళ మీరు ప్రతికూల భావోద్వేగామువ్యక్తపరచాలి అనుకుంటే ఉదాహరణకి మీరు బాధ చూపించాలంటే మీరు దాని కొంత స్థాయి నవ్వుతో కప్పుతారు కానీ ఓరియంటల్ ఇండియన్స్ ఏమి చేస్తారంటే వారిలో వుండే ప్రతికూల భావోద్వేగాలను పెంచుతాయి అంటే భయము మరియు కోపము ఇవన్నీ తీవ్రత త్తగ్గించబడింది ఇవి భావోద్వేగముల యొక్క తీవ్రత తగ్గిస్తాయి ఎందుకు జాపనీస్ వాళ్ళ భావోద్వేగములను దాచాలి ఎందుకు ఓరియంటల్ భారతీయులు ప్రతికూల భావోద్వేగముల తీవ్రత తగ్గించాలి మళ్ళీ అది సంస్కృతి నిర్దిష్ట కట్టుబాటు దీని గురించే మాట్సు మోటో ఏమి చెప్పారంటే అవగాహన లేని అంశం పైన మనము అందరము ఒక లాగ సమానమే కానీ దానిని అందుకే చాలా స్పృహతో మనము గుర్తిస్తాము ఏమని అంటే అది సంస్కృతి నిర్దిష్ట నియమముల మీద ఆధార పడి వుంది ఇది అర్ధం చేసుకోవడానికి చాలా ఆసక్తికరమైన విషయం ముఖంలోని సూక్ష్మ నైపుణ్యాలను మానసిక శాస్త్రవేత్తలు పరిగణలోనికి తీసుకున్నారు ఉదాహరణకి మనుష్యులు సంస్కృతిని పరిగణలోనికి తీసుకున్నారు ఇప్పుడు కూడా మనము ప్రత్యేకంగా సంస్కృతి అనే అంశం పైన ఎక్కువ ఫోకస్ పెట్టాము అంటే పాశ్చాత్య ప్రపంచంలోని మనుష్యుల ముఖకవళికలు మరియు పాశ్చాత్య ప్రపంచనికి సంబంధం లేని వారిని పోల్చి చూస్తే చదువుకున్నవారికి మరియు కొంచం చదువుకున్న వారిని చదువుకున్న వారు అస్సలు చదువుకోనివారిని రక రకాల భావ వ్యక్తీకరణలు అది ఒక బాహ్యాంగిమలో ఇచ్చిన భావోద్వేగము నేను కెమెరా ముందర నిలుచుంటాను ఆ తరువాత నా మొహం మీద ఒక నవ్వు పెట్టుకుని నేను ఒక భంగిమలో భావమును వ్యక్తీకరిస్తాను దీనిని సహజమైన భావోద్వేగముతో పోలిస్తే సహజమైనది నేను ఒక నిజ జీవిత సందర్భములో ఉన్నాను నేను నా భావోద్వేగాన్ని వ్యక్త పరచగలను మరియు నన్ను ఆ పాయింట్లో ఫోటో తీస్తే అది సహజమైన భావోద్వేగము ఉద్దీపన రకంలో వైవిధ్యం ఉంటుంది స్థిరమైన వర్సెస్ వీడియో టేప్ చేయబడిన ఒక రకమైన భావోద్వేగం ఉంటుందిఇప్పటికీ చిత్ర పద్యాలు మీరు చిత్రాల యొక్క స్ట్రిప్ ని చూస్తారు మీరు దానిని ప్రధానంగా ఒక వరుస క్రమములో పెడతారు అంటే దానికి మొదలు పెట్టె ఒక పాయింట్ మరియు దానికి గరిష్ట తీవ్రత పాయింట్ తటస్థ స్థితికి వచ్చే ముందు ఉదాహరణకి నేను ఆనందమును వ్యక్తపరచాలనుకోండి అప్పుడు నా ముఖకవళికలు తటస్థ స్థితి నుండి కొంత స్థాయి ఆనందం వరకు వెళ తాయి ఆ తరువాత మళ్ళీ అవి వెనుకకి వస్తాయి అది వీడియోటేప్ ఉద్ధీపనలస్టిములస్ టేప్ ఆ తరువాత ప్రతిస్పందన ఫార్మటు అక్కడ మీరు ప్రతివాదులను ప్రయోగంలో పాల్గొనే పార్టిసిపంట్స్ భావోద్వేగాన్ని లేబిల్ చేయాలి లేబిల్ చేయడము అంటే నేను మీకు ఒక ఛాయా చిత్రాన్ని చూపిస్తాను దాని భావోద్వేగపు భావవ్యక్తీకరణ ఏమిటి మీరు భావోద్వేగాన్ని గుర్తించాలి అంటే ఉదాహరణకి మీకు ఒక ఛాయాచిత్రాన్ని చూస్తారు ఇది ఒక నవ్వు ముఖము మీరు భావోద్వేగాన్ని లేబిల్ చేశారు రెండవ సందర్భము ఏమిటంటే మీరు ఒక మాచింగ్ టాస్క్ చేద్దాం అనుకుంటారు నేను వేరొక మనిషి ఛాయాచిత్రము ఒక భావోద్వేగాన్ని చూపించేది ఇస్తాను నేను వేరొక ముఖము చూపిస్తాను ఒకే భావోద్వేగం లేదా వేరొక భావోద్వేగం గలది ఇస్తాను మరియు నేను దానిని మ్యాచ్ చేసి చెప్పమని అడుగుతాను నేను ఎంత దగ్గరగా ఈ రెండు భావోద్వేగాలు కలుస్తున్నాయి చూస్తాము అదే బేస్ లైన్ వర్సెస్ మీరు ఇప్పుడు చూసే ఎక్స్ప్రెషన్ ఇవన్నీ మనిషి భావోద్వేగాల గురించి చర్చించుకున్నప్పుడు పరిగణలోనికి తీసుకోవాలి అధ్యయనాల ద్వారా ఏమి తెలుసుకున్నామంటే మనము భావ వ్యక్తీకరణ చేసిపినప్పుడు మనిషి ముఖములో రెండు వైపులా సమానంగా కనపడవు భావోద్వేగాలు ముఖము పైన ఎడమ వైపు కనపడినప్పుడు అవి ఎక్కువ తీవ్రతతో కనిపిస్తాయని తెలిసింది అంటే ఎడమ వైపు ఈ వైపు ఉన్న భాగము ఈ సగ భాగము కుడి వైపు ఉండే ముఖ భాగముకంటే చాలా స్పష్టానంగా ఎక్కువ ఆధిపత్యము చేయునట్టు కనిపిస్తుంది మనుష్యులు సామజిక వర్సెస్ వ్యక్తిగత ముఖము గురించి కూడా మాట్లాడతారు మన ముఖంలోని ఒక భాగము సామాజిక ప్రోటోకాల్ సామజిక కోరిక ప్రతిస్పందన కానీ ఇంకొక భాగము వ్యక్తిగత ముఖము కింద తీసుకోబడుతుంది అది అసలు సహజసిద్ధంగా అంతరంగికమైన భావము అంటే సామాజికంగా తగిన సూచనలు అవి చాలా ప్రస్ఫుటంగా కుడి వైపు మోహము మీద కనిపిస్తాయి ఎడమ వైపు ముఖము మీద చాలా ఎక్కువ వ్యక్తీకరించిన భావన ఉంటుంది అంటే నేను అంతరికంగా చాలా చాలా సంతోషంగా ఉంటే నా ముఖము కుడి భాగము తో పోలిస్తే ఎడమ భాగము ప్రస్ఫుటంగా ఆనందాన్ని కనబరుస్తుంది ఒకవేళ నేను ఆనందంగా ఉన్నాను అని చూపించాల్సి వస్తే నా ముఖము ఎడమ భాగంతో పొలిస్తే నా ముఖము యొక్క కుడి భాగం లో ఆనందం ఎక్కువగా చాలా స్పష్టంగా కనపడుతుంది ఒక ఉదాహరణ తీసుకుందాం మీరు ఒక కారిడార్ లో నడుస్తున్నారు మీరు కొంత మంది స్నేహితురాళ్ళని కలుసుకుంటారు ఇప్పుడే మనము ఒక ఉదాహరణ తీసుకున్నాము మిమ్మలిని ఎవరైనా ఎలా వున్నారు అని అడిగితే మీరు ఫైన్ అని చెప్తారు మీరు సాంస్కృతిక ప్రమాణంను పాటిస్తున్నారన్న మాట మీరు ఎవరినో కలుస్తారు శుభోదయం అని అంటారు తరువాత మిమ్మలిని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా వుంది అని అంటారు మీరు ఇప్పుడు ఆ వ్యక్తిని సామాజికంగా కలుసుకోవాలి మీరు ఆ వ్యక్తిని కలుస్తారు పలకరిస్తారు నాకు మిమ్మలిని కలవడం చాలా ఆనందం అని అంటారు కానీ మనసులో మీకు చాలా అసౌకర్యంగా ఉంటుంది మీకు అది గొప్ప అసౌకర్య భావన కానీ సౌకర్యవంతమైనది కాదు అందుకే సంతోషంగా ఉండలేరు ఈ రెండు విషయములలో చాలా ప్రస్ఫుటమైన వ్యత్యాసం ముఖము మీద రెండు భాగముల పైన కనపడుతుంది ఈ రెండు భావోద్వేగాలను చూడండి ఆనందంగా ఉండే ముఖము భయాన్ని చూపించే ముఖము మీరు ఇప్పుడు చూసేది సాధారణ ఆకృతీకరణలు అది ఏమిటంటే నేను మీకు ముఖము యొక్క రెండు వైపులా ఒకే లాగ భావోద్వేగాన్ని ప్రాతినిధ్యం ఇస్తాయి బహుశా నన్ను నమ్మరు నేను ఒక మహిళను చూస్తునాను ఆమె ఆనందము వ్యక్తపరుస్తోంది ఆ తరువాత నేను ముఖము రెండు వైపులా చుపిస్తాము ఈ రెండు ఒకటి కాదు ఇప్పుడు మీరు ఈ ముఖం గమనించినట్లైతే నేను ఇక్కడ ఏమి చేశాను అంటే ఇది ముఖము కుడి భాగము ఇది చెరిపేసారు ఇది ప్రతిబింబ చిత్రం అంటే ఒక ముఖం సగము రెండు వాటికి ఇది ప్రతిబింబ చిత్రం అంటే ఇది మరియు ఇది ఒక పూర్తి భాగానికి వచ్చింది ఇది ముఖ్యముగా ఎడమ భాగము అంటే ఇది కుడి భాగము ఇది ఎడమ భాగమునకు ప్రతిబింబ చిత్రం ఇది మరియు ఇది అనేది ఒక ఫలితం మీరు వ్యత్యాసం కూడా చూస్తారు ఇప్పుడు ఈ భావోద్వేగం మరియు ఈ భావోద్వేగం ఈ రెండు ముఖాలు అది ఒకే దానినుండి వచ్చినా ఈ రెండు ఒకటే ఛాయాచిత్రం నుండి వచ్చినా మీరు ఎడమ వైపు చూడండి ఎడమ ఎడమ మరియు కుడి కుడి ఒకేలాగా లేదు అంటే ఈ మహిళ ఎడమ ముఖము మరియు కుడి ముఖము లో ఆనందమును ఒకే స్థాయిలో లేదు అలాగే పరిమాణం కూడా ఒకే లాగ నేను ఇదే చెప్పాలని అనుకుంటున్నాను ముఖము రెండు వైపులా రెండు వేర్వేరు స్థాయి భావోద్వేగ తీవ్రత స్థాయిని కలిగి ఉంటుంది ఇప్పుడు మనము ముఖ్యము యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నాము కానీ 1980లో ప్రతిపాదించిన ముఖ అభిప్రాయ పరికల్పన ఈ పరికల్పన ప్రధమంగా ఏమి ప్రతిపాదిస్తుందంటే అభిప్రాయం కండరం నుండి వచ్చింది అవి భావోద్వేగం యొక్క ఆత్మాశ్రయ అనుభవంలో చాలా ప్రాముఖ పాత్ర వహిస్తాయి అంటే ముఖములోని కండరాలు సంకోచింపజేయు కళాఖండాలు ఎందుకంటే అభిప్రాయం అర్ధం చేసుకునేదానిలో మరియు భావోద్వేగాన్ని అనుభవించే దానిలో చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనము ముఖము యొక్క కండరాల దగ్గరకు వచ్చాము ఇప్పుడు మనము తరువాత ఉపన్యాసంలో ప్రత్యేకంగా మనము కండరాల విశ్లేషణ ముఖ కవళిక గురించి తెలుసుకుందాము